మనం ఇప్పటివరకు 2 ఉదాహరణలు చూసాము వాటి నుంచి మీరు ఊహించవచ్చు ప్రతిదీ వివరించడానికి ఎంత సమయం పడుతుందో కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను సంఖ్యా సంబంధమైనవి ఇస్తాను 1 లేదా 2 విషయాల వివరణ మీకే వదిలేస్తున్నాను మనం దీని గురించి చర్చించేటప్పుడు ఇది ఎందుకు వస్తుందో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను ఎందుకంటే ప్రతిదీ నేను వివరిస్తే మీకు ఉపయోగకరంగా ఉండదు 1 లేదా 2 విషయాలు నేను దాట వేస్తాను ఉదాహరణకు ఈ ప్రత్యేక విషయం నేను దీనిని మీకే వదిలేస్తాను కారణం ఏంటో మీరు కనుగొనండి నేను ప్రతిదీ వివరంగా ఇస్తాను మరియు కొంత సూచన ఇస్తాను కారణం మీరు కనుగొనండి ఈ ఉదాహరణ తీసుకోండి మొదటిసారి నేను వివరిస్తాను పటం 14 లో చూపిన విధంగా ఒక సింగల్ ఫేజ్ 50 Hz పవర్ లైన్ ఒక క్షితిజ సమాంతర క్రాస్ ఆర్మ్ ను ఆధారంగా చేసుకుని ఉంది కండక్టర్ మధ్య అంతరం 4m పవర్ లైన్ కింద సిమ్మెట్రీకల్ గా ఒక టెలిఫోన్ లైన్ ఆధారం చేసుకుని ఉంది 2 సర్క్యూట్స్ మధ్య పరస్పర ఇండక్టెన్స్ మరియు పవర్ లైన్ లో కరెంట్ 120A ఉన్నప్పుడు టెలిఫోన్ లైన్ లో ప్రేరిత వోల్టేజ్ పర్ కిలోమీటర్ కనుగొనండి సింగల్ ఫేజ్ లైన్ అని అనుకోండి ఇవి 2 కండక్టర్స్ఇది లోపలికి వచ్చేది ఇది బయటికి వెళ్ళేది అందుకే ఇక్కడ కరెంట్ I ఇక్కడ I అంటే ఒకటి పేజీలోకి వెళుతోంది మరొకటి పేజీని వదిలి వెళుతోంది ఇది నియమం 2 కండక్టర్స్ P1 మరియు P2 మధ్య పవర్ లైన్ యొక్క దూరం 4m మరియు ఈ రెండు టెలిఫోన్ లైన్స్ కు సమీపంగా ఉన్నాయి ఈ కండక్టర్ నుండి దూరం d2 ఈ సిమ్మెట్రీ నుండి ఇది d1 ఇక్కడ కూడా ఇది d2 ఇది d2 అవి సమానం అదేవిధంగా ఈ d1 ఈ d1 ఒకటే మరియు ఇక్కడ నుండి ఇక్కడకు నిలువు దూరం 2m పవర్ మరియు టెలిఫోన్ లైన్స్ ఉదాహరణకు మొదట మనం d1 మరియు d2 కనుగొనాలి మరియు టెలిఫోన్ లైన్స్ లో ప్రేరిత వోల్టేజ్ కనుగొనాలి మొదటి విషయం ఏమిటంటే దూరం d1 కనుగొనాలి ఇది 2m ఇది 2m ఇది 2m ఈ ఎత్తు అనేది మీరు గీసిన నిలువు గీత ఇది 2m ఇది కండక్టర్ P2 అనుకోండి ఒక నిలువు గీత గీయండి దీని దూరం 2m ఇక్కడ నుండి టెలిఫోన్ లైన్ ఇక్కడ ఉంది ఈ టెలిఫోన్ లైన్ మధ్య 1m సిమ్మెట్రీ ప్రకారం ఇక్కడ నుండి ఇక్కడకు 0 ఇక్కడ నుండి ఇక్కడకు 2m అంటే ఈ దూరం ఇక్కడ నుండి ఇక్కడకు 1 ఇది 2m మరియు ఇది d2 అందువలన d2 √22 1 25 2 5m అది d2 కాదు ఇది d1 వాస్తవంగా ఈ దూరం d1d1 2 అదేవిధంగా d2 లెక్కించండి ఈ స్థితిలో యధావిధిగా ఇది 2m 2m మరియు ఇక్కడ నుండి ఇక్కడకు 1 5 మరియు ఇది 2 5 ఈ భాగం తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడకు తీసుకుంటే అది 2 మరియు ఇక్కడ నుండి ఇక్కడకు 0 5 కాబట్టి ఈ దూరం నుండి 2 ఇది P2ఇది 2m మరియు ఇది టెలిఫోన్ లైన్ T1 5ఇది 2 మరియు ఇది d2 ఇక్కడ నుండి 2 5 ఎందుకు ఇక్కడ నుండి ఇక్కడకు 4 ఇక్కడ నుండి ఇక్కడకు 2 మరియు టెలిఫోన్ లైన్ మధ్య 1 ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు 0 5 కనుక 2 5 వాస్తవంగా d2 √22 2 52 ఇది సుమారు 3 మొదట మీరు ఈ దూరాలను లెక్కించాలి తరువాత మీరు టెలిఫోన్ లైన్ T1 యొక్క ఫ్లక్స్ లింకేజ్ కనుగొనాలి 4605 I log1d1 I log 1d2 ఇది టెలిఫోన్ లైన్ T1 యొక్క ఫ్లక్స్ లింకేజ్ మీరు రెండూ పరిగణించాలి ఈ కరెంట్ ఇక్కడ I ఇక్కడ ఇది I λT2 mWb Tkm లో వస్తుంది అదేవిధంగా λT2 0 4605 I logd1d2mWb Tkm టెలిఫోన్ సర్క్యూట్ యొక్క మొత్తం ఫ్లక్స్ లింకేజెస్ చేస్తున్నప్పుడు మనం λT λT1 λT2 అని రాస్తున్నాము λT2 మైనస్ ఎందుకు వస్తుందో మీరే ఆలోచించండి వేరే విధంగా మొత్తం గురించి ఆలోచించండి మీకే జవాబు తెలుస్తుంది 921 I logd2d1 mWb Tkm దీనిని చూడండి ఇది ఎందుకు అనేది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను దీని అర్థం మనకు ఫ్లక్స్ లింకేజెస్ లభించింది ఇప్పుడు పరస్పర ఇండక్టెన్స్ M λTI 0 921 logd2d1 mHkm d2 3 2 d1 2 5 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 0987 mHkm లభిస్తుంది టెలిఫోన్ సర్క్యూట్ లో ప్రేరిత వోల్టేజ్ VT jꞷMIꞶ అనేది రియాక్టన్స్ MꞶ అనేది పరస్పరమైనదని మనం నిర్వచిస్తాం ఇది వాస్తవంగా పరస్పర రియాక్టన్స్ కరెంట్ I 120A ఇచ్చారు మాగ్నిట్యూడ్ లెక్కిస్తున్నాము కనుక j తొలగించండి ꞷMI 2𝜋 x 50 x 0 0987 x 10 3 x 120 Voltkm మిల్లీ ఉంది కాబట్టి 10 3 x 120 ఎందుకంటే కరెంట్ మాగ్నిట్యూడ్ 120A కనుక టెలిఫోన్ లైన్ లో ప్రేరిత వోల్టేజ్ 3 72 Voltkm ఇది జవాబు ఈ సమస్య మీకు అర్ధమయ్యిందని ఆశిస్తున్నాను తరువాత మరొకటి ఇది కూడా మీ ప్రాథమిక భావన నుండే ఇది కొంచెం సంఖ్యాసంబంధమైనది కొంచెం సిద్ధాంతానికి సంబంధించినది అన్ని ఉత్పన్నాలు చూశాం ఇప్పుడు ఈ ఉదాహరణ 4 చూడండి లోపలి రేడియస్ r1 మరియు బయటి రేడియస్ r2 కలిగి ఉన్న హాలోబోలు కండక్టర్ యొక్క అంతర్గత ఇండక్టెన్స్ సూత్రాన్ని ఉత్పన్నం చేయండి మరియు హాలోబోలు hollow కండక్టర్స్ కలిగి ఉన్న సింగల్ ఫేజ్ లైన్ యొక్క ఇండక్టెన్స్ వ్యక్తీకరణను నిర్ణయించండి కండక్టర్స్ మధ్య ఫేజ్ దూరం D మొదటిది హాలోబోలు కండక్టర్ యొక్క అంతర్గత ఇండక్టెన్స్ మనం ఘన కండక్టర్ యొక్క అంతర్గత ఇండక్టెన్స్ చూసాం12 x 10 7Hm కానీ మనం హాలోబోలు కండక్టర్ యొక్క అంతర్గత ఇండక్టెన్స్ కనుగొనాలి ఇది హాలోబోలు కండక్టర్ యొక్క అడ్డ కోత వీక్షణ లోపలి రేడియస్ r1 మరియు బయటి రేడియస్ r2 x దూరం ఉంది మనం ఒక చిన్న కారణం dx మరియు పొడవు 1m తీసుకున్నాం నేను మీకు చెప్పాను దాని వైశాల్యం dx 14 వ సమీకరణాన్ని ఉపయోగించి ఆంపియర్స్ సూత్రంAmperes law ద్వారా అయస్కాంత క్షేత్ర తీవ్రత Hx Ix 2𝜋x ఇప్పుడుసమీకరణం 15 ను ఉపయోగించి మనం కరెంట్ సాంద్రత సమానమని తీసుకుంటాం దాని అర్థం x దూరం వద్ద Ix 𝜋 I 𝜋 x అనే దూరం వద్ద దీని యొక్క వైశాల్యం 𝜋 ఘన భాగాల వైశాల్యం I 𝜋 కరెంట్ సాంద్రత సమానం 15 వ సమీకరణం నుండి Ix I అని రాయవచ్చు అందువలన ఈ Ix ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Hx 18 మరియు 19 సమీకరణాలను ఉపయోగిస్తే అవకలన ఫ్లక్స్ లింకేజెస్ d𝜙x 𝛍0 dx వస్తుంది అంటే ఈ ప్రాంతంలో మాత్రమే అవకలన ఫ్లక్స్ వాస్తవంగా ఇక్కడ నేను dx 1 అని రాయాలి ఎందుకంటే పొడవు 1m తీసుకున్నాంకానీ ఈ విషయాన్ని మనం చర్చించాం కనుక అవసరం లేదు అందువలన 1 తో గుణించడం లేదు Hx dx dλx ఫ్రాక్షనల్ టర్న్స్ నిష్పత్తి కి సమానం dλx x2 r12 r22 r12 మనం ముందు ఫ్రాక్షనల్ టర్న్స్ నిష్పత్తి ఇచ్చి ఉన్నాం ఇది అంతర్గత ఫ్లక్స్ లింకేజెస్ యొక్క ఫ్రాక్షనల్ టర్మ్ ఇంతకుముందు మనం ఘన కండక్టర్ కు x2r2 అని చేసాము కానీ ఇది హాలోబోలు కండక్టర్ కనుక x2 r12 r22 r12 d𝜙x టర్మ్ వస్తుందిఎందుకంటే ఘన కండక్టర్ గురించి చేసేటప్పుడు r1 r2 లేవు కేవలం ఒక రేడియస్ r మాత్రమే ఉంది కనుక x2r2 ఈ ఫ్లక్స్ లింకేజెస్ d𝜙x 𝛍0 ఇక్కడ Hx సబ్స్టిట్యూట్ చేయండి మరియు చివరగా మీరు అన్ని ఇక్కడ పెట్టండి మీకు dλx 𝛍0x2 r12r22 r122 dx లభిస్తుంది హాలోబోలు కండక్టర్ కనుక r1 నుండి r2 వరకు ఇంటిగ్రేట్ చేయండి ఇంటిగ్రేషన్ చేయడం మీ పని నేను మీకు తుది వ్యక్తీకరణ ఇస్తున్నాను ఈ ఇంటిగ్రేషన్ సులభమైనది మీరే చేయవచ్చు స్క్వేర్ టర్మ్ విడదీసి x తో విభజించండి తరువాత ఇంటిగ్రేట్ చేయండి మీకు λint 𝛍0 I2𝜋2 14 r12 r14 lnr2r1 Hm లభిస్తుంది కాబట్టిఇక్కడ I ఉండకూడదు సరళీకరణ తరువాత వ్యక్తీకరణ ఈ విధంగా ఉంటుంది Lint 12 x 10 7 x 12 4r12 4r14 lnr2 r1 Hm దీనిని మరింత సరళీకృతం చేయవచ్చు ఇది 0 052 బ్రాకెట్ లోని అన్ని టర్మ్స్ వస్తాయి mH km లో సమీకరణం 27 ను ఉపయోగించి Lext 2 x 10 7 lnDr2 Hm 0 4605 logDr2 mHkm ఈ వ్యక్తీకరణలో సహజ లాగ్ వస్తుంది మనం లాగ్ లోకి మార్చ లేదు ఈ భాగం ఇక్కడ ఉపయోగించరు సహజ లాగ్ మాత్రమే ఉపయోగిస్తాం 1 కిలోమీటర్ పొడవు గల సింగల్ హాలోబోలు కండక్టర్ యొక్క ఇండక్టెన్స్ L Lint Lext సరళీకరిస్తే L 0 lnr2r1 lnDr2 mHkm వస్తుంది ఇది అంతర్గత ఇండక్టెన్స్ వ్యక్తీకరణ మరియు ఇది మొత్తానికి వ్యక్తీకరణ ఇది హాలోబోలు కండక్టర్ యొక్క మొత్తం ఇండక్టెన్స్ కండక్టర్ హాలో అయినప్పుడు సహజంగా వ్యక్తీకరణలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇక్కడ నేను మరొక ఉదాహరణ ఇవ్వాలి మనం ఎక్కువ భిన్నమైన ప్రశ్నలు సాధించాలి అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు రావు పటం 16 లో చూపిన విధంగా ట్రాన్స్పోజ్డ్ డబుల్ సర్క్యూట్ 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇండక్టెన్స్ పర్ కిలోమీటర్ నిర్ణయించండి కండక్టర్ యొక్క రేడియస్ 2cm వాస్తవంగా ఇది ట్రాన్స్పోజ్ చేసినది ఇది ఆకృతీకరణ a b c తరువాత a b మరియు c ఇచ్చారు a నుండి c మరియు a నుండి c దూరం 7 5m ఇచ్చారు నిలువు ఎత్తు 4m ఇచ్చారు ఇక్కడ కూడా ఇది 4m మొత్తం 4 4 8m ఇతర దూరాలు d1 d2 d3 d4 మీరు లెక్కించాలి d1 7 5 ఇచ్చారు తరువాత d4d4 9m ఈ వైపు 7 5m ఈ భాగం 0 75 మరియు ఈ వైపు కూడా 0 75 కాబట్టి d4 7 75 9m అదేవిధంగా d2 d2 ఇది ఇది 7 5 0 75 మరియు ఇది 4 d2 427 మొదట మీరు అన్ని దూరాలు కనుగొనాలి తర్వాత మరొక దూరం D కనుగొనాలి ఈ దూరం సిమ్మెట్రీకల్ గా ఉంటుంది ab లేదా cb లేదా bc లేదా ab ఈ అన్ని దూరాలు సమానం సిమ్మెట్రీకల్ గా ఉంటాయి ఈ ఎత్తు 4m ఈ వైపు 0 75 అంటే ఇది కూడా 0 దాని అర్థం D 42 0 75212 4 07m అదేవిధంగా d3 d3 అంటే ఇది ఇక్కడ ఇది 7 5m మరియు ఇక్కడ నుండి ఇక్కడకు 8m అంటే d3 82 7 5212 10 96 m R 2cm ఇచ్చారు అంటే 0 మొదట మీరు అన్ని దూరాలను లెక్కించండి తరువాత 71 వ సమీకరణం ఉపయోగించి మొదట Deq Dab Dca13 ఇది సిమ్మెట్రీకల్ Dab అంటే ఫేజ్ a మరియు ఫేజ్ b మధ్య ముందు కూడా మనం Dab వ్యక్తీకరణ చూశాము అదే విధంగా Dca Dab తీసుకుంటే 4 టర్మ్స్ వస్తాయి D d214 చివరికి అది D d212 అవుతుంది ఎందుకంటే ఫేజ్ a మరియు b మధ్య 4 అవకాశాలు ఉంటాయి a నుండి b తరువాత a నుండి b a నుండి b అదేవిధంగా a నుండి b Dab మరియు Dab సమానం అదే విధంగా Dab మరియు Dab సమానం ఇలా 4 సార్లు వస్తుంది అందుకే D d212 4 07x9 1712 6 11m సిమ్మెట్రీ ప్రకారం b నుండి c a నుండి b ఉన్న విధంగానే ఉంటుంది కాబట్టి Dbc కూడా D d212 6 ఇప్పుడు Dca అలాగే వస్తుంది D d1x D d114 కాని చివరికి D d112 వస్తుంది ఎందుకంటే Dd1 రెండు సార్లు పునరావృతం అవుతాయి అందుకే మనం D d112 అని రాయచ్చు మీరే చూడొచ్చు 8 8 x 7 512 7 74 m DabDbcDca మీకు లభించాయి ఇప్పుడు Deq Dab Dca13 ఈ ab bc ca విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే మీకు Deq 6 611m లభిస్తుంది అది Deq 73 వ సమీకరణం ఉపయోగిస్తూ Ds Dsa Dsc13 ఫేజ్ a ఫేజ్ b ఫేజ్ c యొక్క GMD మీరే కనుగొనండి rd3 మీరు సులభంగా లెక్కించవచ్చు ఫేజ్ a కు aa ఇక్కడ d3 ఉంటుంది కాబట్టి Dsa rd312 అదే విధంగా ఫేజ్ b Dsb rd412 ఎందుకంటే b నుండి b దూరం d4 అదే విధంగా Dsc rd312 r Dccసిమ్మెట్రీ ప్రకారం a నుండి a c నుండి c సమాన దూరం d3 DsaDsbDcs అన్నింటినీ గుణించండి గుణిస్తే మీకు rd3 rd412 వస్తుంది అందువలన ఇది Ds Dsa Dsb Dsc13 అంటే rd3 rd41213 అన్ని విలువలను r 0 7788r r 0 02 అదే విధంగా ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసి సరళీ కరిస్తే మీకు Ds 0 4m లభిస్తుంది Deq సాధించాం Ds కూడా సాధించాం తరువాత నేరుగా మనం ఇండక్టెన్స్ పర్ ఫేజ్ సూత్రం ఉపయోగిద్దాం L 0 4605log DeqDs mHkm Deq 6 611 మరియు Ds 0 4 56098 mHkm ఇది సమాధానం తదుపరి మనం మిశ్రమ కండక్టర్స్ ఉదాహరణ తీసుకుందాం మనం ఇండక్టెన్స్ ఉత్పన్నం చూశాం ఇక్కడ దానిని సాధించాలి నేను చిన్న ఉదాహరణ తీసుకున్నాను పెద్ద ఉదాహరణ తీసుకుంటే దానికి ఎక్కువ గణన అవసరం అవుతుంది పటం 7 లో చూపిన విధంగా 2cm రేడిఐ కలిగిన 3 కండక్టర్స్ వెళ్లే కండక్టర్ వెళ్లడం అంటేకరెంట్ లోపలికి వెళుతుంది ఫేజ్ లోకి అని తీసుకోండి మరియు 4cm రేడిఐ కలిగిన 2 కండక్టర్స్ తిరుగు కండక్టర్ కూడిన సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇండక్టెన్స్ కనుగొనండి ముందు చేసిన గణిత ఉత్పన్నాల ప్రకారం మనం కండక్టర్స్ సమూహం x మరియు కండక్టర్స్ సమూహం y x సమూహంలో n సంఖ్య గల కండక్టర్స్ మరియు y సమూహంలో m సంఖ్య గల కండక్టర్స్ తీసుకున్నాము మొత్తం పరస్పర అవకాశాలు n x m అవుతాయి మరియు ప్రతి సమూహం కు n కండక్టర్స్ ఉన్న సమూహం x కు n x n n2 అవకాశాలు మరియు y సమూహం లోని m కండక్టర్స్ కు m x m m2 అవకాశాలు ఉంటాయి కానీ పరస్పరంగా n x m ఉంటాయి ఇది మిశ్రమ కండక్టర్ x ఇక్కడ a b c 3 కండక్టర్స్ ఉన్నాయి ఇక్కడ n 3 మరియు ఇక్కడ 2 కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి m 2 దూరాలు aa 6ma నుండి b 4mb నుండి c 4m అని ఇచ్చారు మీరు ఇండక్టెన్స్ కనుగొనాలి అక్కడికి వెళ్లే ముందు సమూహం x n 3 సమూహం y m 2 అని నేను రాశాను పరస్పర అవకాశాలు m x n మొత్తంగా 6 మీరు అన్ని దూరాలను లెక్కించండి

Daa Dab Dba Dbb అన్ని ఇచ్చారు 54 వ సమీకరణాన్ని ఉపయోగించి మొదట మీరు mnth మూలం కనుగొనాలి అలా ఉపయోగించడం వలన పరస్పరమైన Dm ఆ సందర్భంలో ఏమవుతుంది పరస్పరమైన అన్ని అవకాశాలు Daa Dab తరువాత Dba Dbb తరువాత c తీసుకుందాం Dca Dcb అన్ని పరస్పర అవకాశాల కు మీరు 1mn అని ఘాతం తీసుకోండి ఇక్కడ m 2 n 3 కాబట్టి ఇక్కడ mn 6 అని వ్రాయబడింది కానీ నేరుగా నేను ఇక్కడ 6 వ్రాయలేదు నేను కేవలం mn మాత్రమే రాశాను తరువాత mn 6 అని పెట్టాను ఈ ఉదాహరణ ద్వారా Dm ఎలా లెక్కించాలో మీకు ఇప్పుడు స్పష్టంగా తెలిసి ఉంటుంది ఇప్పుడు ఈ విలువలను ఉంచండి మీకు 7 162m లభిస్తుంది అదే విధంగా సమూహం x యొక్క స్వీయ GMD Dsx మనం లెక్కించాలి 55 వ సమీకరణాన్ని ఉపయోగించి Daa ప్రాథమికంగా r ఉంటుంది Daa Dab Dac తరువాత b తీసుకోండి Dba DbbDbc తరువాత c తీసుకోండి DcaDcb తరువాత Dcc Dsx 1n2 ఇవన్నీ n29 లబ్దములు ఉన్నాయిn 3 కనుక Daa Dbb Dcc ఇప్పుడు rx చేద్దాంమనం సమూహం x కండక్టర్ యొక్క రేడియస్ rx అని అనుకుందాం rx 0 778rx rx 2cm అని ఇచ్చారు ప్రాథమికంగా rx 0 015576m మీరు ఈ లెక్కలన్నీ చేశాక అన్ని దూరాలు ఉంచి గుణించండి మీకు Dsx 0 0155763 4 219 ఘాతం 2 4 6 6 3 9 లభిస్తుంది మీరు దీనితో సరి పోల్చాలి అప్పుడే ఇది పరిమాణంగా సరి అయినది దూరం లెక్కింపు తప్పు చేయకపోతే మీకు సరి అయిన జవాబు వస్తుంది కాబట్టి ఇది 0 53 వ సమీకరణాన్ని ఉపయోగించి సమూహం x కండక్టర్ యొక్క వ్యక్తీకరణ ఇది Lx 0 4605 logDmDsx mHkm Dm మరియు Dsx సబ్స్టిట్యూట్ చేస్తే మీకు Lx 0 45 mHkm లభిస్తుంది ఇప్పుడుపరస్పర స్థితి Ly లెక్కించేటప్పుడు పరస్పర దూరం Dm మారదు కేవలం Dsy ఇక్కడ కూడా భిన్నంగా ఉంటుంది మిశ్రమ కండక్టర్ y లో 2 కండక్టర్స్ ఉన్నాయి కాబట్టిఈ స్థితి లో Dsy Daa Dba Dbb14 Daa సమూహం y కండక్టర్ యొక్క రేడియస్ 4cm కాబట్టి ఇది r 7788r 100 మీటర్ లో కి మార్చాలి 1 03152 x 412 ఎందుకంటే 4 రెండు సార్లు వస్తుంది ఇది కూడా రెండు సార్లు అవుతుంది అందుకే ఇది సగం Dsy 0 353m అదే విధంగా మిశ్రమాల కు అదే సూత్రాన్ని ఉపయోగించండి Dm అలాగే ఉంటుంది Ly 0 4605 logDmDsy 0 4605 log7 353 mHkm మీరు పరిష్కరిస్తే Ly 0 602 mHkm దీని యొక్క మొత్తం ఇండక్టెన్స్ Lx Ly 1 057 mHkm మీ దగ్గర Lx మరియు Ly రెండూ ఉన్నాయి దీని నుండి మీరు ఒక విషయం గమనించాలిఒక సమూహంలో కండక్టర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటే ఇండక్టెన్స్ 0 455 కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ 3 కండక్టర్స్ ఉన్నాయి మరియు y సమూహంలో 2 కండక్టర్స్ ఉన్నాయి మీరు ఎక్కువ కండక్టర్స్ పెడితే ఇండక్టెన్స్ తగ్గుతుంది అందువల్ల రియాక్టన్స్ కూడా తగ్గుతుంది